ఇప్పుడు కొనసాగిద్దాం చివరి వీడియోలో మనం నోయిథేరియన్ రింగ్స్ అనే నొటేషన్ ను పరిచయం చేసాము కాబట్టి నిర్వచనాన్ని శీఘ్రంగా పునశ్చరణ చేయడం ద్వారా మనం ప్రారంభిస్తాము కాబట్టి ఒక రింగ్ అంటే R యొక్క ప్రతి ఐడియల్ అంతిమంగా జెనెరేట్ చేయబడితే ఒక రింగ్ R ఎల్లప్పుడూ ఒకదానితో కూడిన కమ్యుటేటివ్ రింగ్ నోయిథేరియన్ అవుతుంది ముఖ్యమైన ఉదాహరణలు Z Q R C ఏదైనా ఫీల్డ్ నోయిథేరియన్ ఒక వేరియబుల్లో ఉన్న బహుపది రింగ్ లేదా ఏదైనా K Z ఫీల్డ్ పాలినామియల్ రింగ్ అవుతుంది ఈ చివరి ఉదాహరణకి కొంచెం పని అవసరం కానీ అది కూడా నోయిథేరియన్ రింగ్ మరియు పాలినామియల్ రింగ్ ఇన్ఫైనేట్లీ మెనీ వేరియబుల్స్లో ఉదాహరణ కాదు కాబట్టి ఈ వీడియోలో మనం నోయిథేరియన్ రింగుల యొక్క మరిన్ని లక్షణాల గురించి మరికొన్ని నొటేషన్ లను ఇవ్వాలనుకుంటున్నాము ముందుగా మనం సమానమైన క్యారెక్టరైజేషన్తో ప్రారంభించాలనుకుంటున్నాము మీ రింగ్ నోయిథేరియన్ అవునా కాదా అని తనిఖీ చేయడానికి మరొక మార్గం ఉంది కాబట్టి కింది నొటేషన్ ను నిర్వచిద్దాం R ఒక రింగ్ గా ఉండనివ్వండి R లో ఐడియల్స్ యొక్క ఆరోహణ గొలుసు ఉంది R లో ఐడియల్స్ అసెండింగ్ చైన్ ఒక చైన్ అనేది ఇలాంటి ఐడియల్స్ కలెక్షన్ అవుతుంది I1 అనేది I2లో I3లో మరియు మొదలైనవి కాబట్టి ఇది ఇలాగే కొనసాగుతుంది కాబట్టి ఇది అసెండింగ్ ఎందుకంటే I1 అనేది I2లో ఉంది I2 అనేది I3లో ఉంటుంది కాబట్టి I2 పెద్దది I3 పెద్దది I4 ఇంకా పెద్దది మరియు I5 అనేది I4 కంటే పెద్దది కాబట్టి ఇది ఒక అసెండింగ్ చైన్ ఇది ఒక చైన్ ఎందుకంటే దానిలోని ప్రతి ఒక్కటి తదుపరి దానిలో ఉంటుంది కాబట్టి ఇది కేవలం ఐడియల్స్ అసెండింగ్ చైన్ మేము అలా చెప్పాము నిర్వచనం ఇలా కొనసాగుతుంది పై చైన్ స్టెబిలైజ్ అవుతుందని మేము చెప్తాము ఏదైనా ఇంటీజర్ n తర్వాత ప్రతి ఐడియల్ ఒకేలా ఉంటుంది In అనేది In1 కి సమానంIn అనేది In2 కి సమానం మరియు మిగిలినవి కూడా సమానంగా ఉంటాయి కాబట్టి ఇది ప్రాథమికంగా nth స్టేజ్ తర్వాత అన్ని ఐడియల్స్ సమానంగా ఉంటాయి మరింత ఖచ్చితంగా చెప్పాలంటే n కంటే పెద్దగా ఉన్న అన్ని m కోసం Im అనేది Im1 కి సమానం అని చెప్పాలి కాబట్టి nవ స్టేజ్ దాటి అన్ని ఐడియల్స్ సమానం కాబట్టి ఇది ఇన్ఫైనేట్ గా కనిపించే చైన్ అయినప్పటికీ ఇది ఫైనేట్ చైన్ మాత్రమే కాబట్టి అది స్టెబిలైజ్ అవుతుందని మనం చెప్తాము కాబట్టి మనం నిరూపించాలనుకుంటున్నాము మరియు ఇది ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే ఇది కొన్ని సందర్భాల్లో నోయిథేరియన్ రింగ్లను చెక్ చేయడానికి అనుమతిస్తుంది R లోని ప్రతి అసెండింగ్ చైన్ ఐడియల్స్ ను స్టెబిలైజ్ చేసినట్లయితే మాత్రమే రింగ్ నోయిథేరియన్ అవుతుంది కాబట్టి ఐడియల్స్ యొక్క ప్రతి అసెండింగ్ చైన్ స్టెబిలైజ్ చేయబడినప్పుడు మాత్రమే రింగ్ నోయిథేరియన్ అవుతుంది కాబట్టి దీనిని త్వరగా చెక్ చేద్దాం ప్రూఫ్ చాలా సూటిగా ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా చేద్దాం R అనేది నోయిథేరియన్ అని అనుకుందాం కాబట్టి R అనేది నోయిథేరియన్ అని అనుకుందాం మరియు మనం ఐడియల్స్ యొక్క అసెండింగ్ చైన్ ను తీసుకుందాం I1 I2 I3 ఒక అసెండింగ్ చైన్ గా ఉండనివ్వండి కాబట్టి R లోని ఐడియల్స్ ను మనం ఇలా వ్రాస్తాము ఇది R లో ఐడియల్స్ యొక్క అసెండింగ్ చైన్ గా ఉండనివ్వండి మరియు ఈ డైరెక్షన్ లో ఇంప్లికేషన్ సరిగ్గా స్టెబిలైజ్ చేయబడుతుందని చూపించడమే మన లక్ష్యం మనం R ని నోయిథేరియన్ అని ఊహిస్తున్నాము మరియు మనం కోరుకుంటున్నాము ఈ అసెండింగ్ చైన్ ఐడియల్స్ స్టెబిలైజ్ అవుతుంది అని చూపుతుంది కాబట్టి దీనితో ప్రారంభిద్దాం కాబట్టి ఇప్పుడు మనం ఏమి చేస్తాము అంటే In యొక్క యూనియన్ని మనం నిర్వచించాము కాబట్టి మనం ఏమి చేస్తున్నాము అంటే మనం వీటన్నింటి యూనియన్ ను తీసుకుంటున్నాము ఇది కేవలం ప్రారంభించడానికి ఒక సెట్ సిద్ధాంతపరమైన యూనియన్ కాబట్టి ఇది ఒక ఐడియల్ అని పేర్కొన్నారు కాబట్టి సాధారణంగా ఐడియల్స్ యూనియన్ అనేది ఐడియల్ కాదు ఎందుకంటే ఇంటీజర్స్ ల రింగ్లో 2 యూనియన్ ద్వారా జెనెరేట్ చేయబడిన ఐడియల్ 3 ద్వారా జెనెరేట్ చేయబడిన ఐడియల్ ఐడియల్ కాదు ఎందుకంటే యూనియన్లో 5 2 మరియు 3 ఉన్నాయి కానీ 2 3 5 యూనియన్లో లేదు ఎందుకంటే 5 అనేది 2 లో లేదు మరియు 5 అనేది 3 లో లేదు కానీ మీరు ఐడియల్స్ చైన్ ను తీసుకుంటే ఇక్కడ యూనియన్ ఐడియల్ గా ఉంటుంది మనం దీన్ని త్వరగా నిరూపించనివ్వండి మనం ఏమి చూపించాలి ఉదాహరణకు మనం 0 ఉందని చూపించాలి ఎందుకంటే 0 అనేది Inలో ఉంటుంది ప్రతి nకి 0 ఉంటుంది a b లు Iలో ఉన్నాయని చెప్పుకుందాం రెండు ఎలిమెంట్స్ ఐడియల్ లో ఉన్నాయో లేదో చూసుకోవాల్సిన ప్రధాన విషయాలు వాటి సమ్ ఐడియల్ లో ఉంది కాబట్టి సమ్ సెట్లో ఉంటుంది కాబట్టి a కామా b అనేది iలో రెండు ఎలిమెంట్స్ గా ఉండనివ్వండి అంటే కొన్ని n మరియు m కి సంబంధించి a అనేది Inకి చెందినది మరియు b Im కి చెందుతుంది I ని యూనియన్ అని నిర్వచించాము మీరు రెండు ఎలిమెంట్స్ ను తీసుకుంటారు అంటే ఏదైనా యూనియన్లో ఉంటే అంటే ఇవి కొన్ని Insలో ఉంటాయి కాబట్టి బహుశా a అనేది Inలో ఉండవచ్చు మరియు bఅనేది Imలో ఉండవచ్చు కానీ మనకు తెలుసు కాబట్టి మనం వ్రాయాలని అనుకోండి కాబట్టి జెనెరాలిటీ ని కోల్పోకుండా ఊహించండి n అనేది m కంటే తక్కువగా ఉంటుంది n అనేది m కంటే తక్కువగా ఉంటుంది ఈ సందర్భంలో ఆర్గుమెంట్ ఇదే విధంగా సాగుతుంది కాబట్టి In అనేది Im లో ఉంటుంది ఎందుకంటే I1 అనేది I2లో I3లో ఉంటుంది కాబట్టి n అనేది m కంటే తక్కువగా ఉంటే In అనేది Imలో కొనసాగుతుంది కాబట్టి Inకి చెందినది నిజానికి Imలో ఉంటుంది మరియు b కూడా నిర్వచనం ప్రకారం Imలో ఉంటుంది కాబట్టి a ప్లస్ b అనేది Imలో ఉంది కానీ Im అనేది Iలో ఉంటుంది ఎందుకంటే Im అనేది I యొక్క ఫ్యాక్టర్స్ లో ఒకటి కాబట్టి Iలో a ప్లస్ b ఉంటుంది ఇక్కడే చైన్ ముఖ్యమైనది ఒక ఎలిమెంట్ Inలో ఉంటుంది ఒక ఎలిమెంట్ Imలో ఉంటుంది మీరు In మరియు Im లను పోల్చగలిగితే తప్ప మీరు దీన్ని ముగించలేరు కాబట్టి a ప్లస్ b అనేది Imలో ఉంది అదే విధంగా మేము దీన్ని మీకే వదిలివేస్తాము మీరు దీన్ని త్వరగా చెక్ చేయవచ్చు అవసరమైతే వీడియోను ఆపివేసి దీన్ని చెక్ చేయండి a అనేది I లో ఉంటే r అనేది R లో ఉంటే ra అనేది Iలో ఉంటుంది సూచిస్తుంది నిజానికి ఇది ట్రివియల్ అవుతుంది దీనికి చైన్ ప్రాపర్టీ అవసరం లేదు కాబట్టి I ఐడియల్ అని ఇది నిరూపిస్తుంది కాబట్టి ఇది మేము నిరూపించాము కానీ I నోయిథేరియన్ రింగ్లో ఐడియల్ గా ఉంది R అనేది నోయిథేరియన్ అనిమన అజంప్షన్ కాబట్టి I నిర్వచనం ప్రకారం ఖచ్చితంగా ఫైనైట్ గా ఉత్పత్తి చేయబడినది నోయిథేరియన్ రింగ్ యొక్క నిర్వచనం ఏమిటో గుర్తుంచుకోండి ప్రతి ఐడియల్ ఫైనేట్ గా జెనెరేట్ చేయబడుతుంది కాబట్టి I అనేది a1 a2 an కి సమానం అని చెప్పండి మనం దానిని ar అని పిలుస్తాము ఇక్కడ a1 నుండి ar వరకు ఐడియల్ లో ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి I ని తీసుకోండి a1 నుండి ar వరకు I లో ఉన్నాయని అనుకుందాం కానీ ఇప్పుడు a1 అనేది I కి చెందుతుంది అంటే a1 అనేది I లో ఉంటుంది n1 ని తీసుకోండి కొంత n1 కి I అనేది I1 I2 I3 మొదలైన వాటి యూనియన్ గా ఉంటుంది కాబట్టి I యొక్క ప్రతి ఎలిమెంట్ వీటిలో ఒకదానిలో ఉంది In1 అని చెప్పండి అదేవిధంగా a2 అనేది In2 లో ఉంటుంది మరియు మొదలైనవి కాబట్టి సాధారణంగా ai అనేది Ini లో ఉంటుంది కానీ ఇప్పుడు మనం n ను n1 n2 nr లో మాక్స్ గా తీసుకోవాలనుకుంటున్నాము కాబట్టి a1 ఒక I n1 a2 అనేది n1 కావచ్చు ఇది 100 కావచ్చు a1 అనేది a కావచ్చు ఇది I100లో ఉంటుంది a2 I23లో ఉండవచ్చు a3 I42లో ఉండవచ్చు a4 I205 కావచ్చు మరియు మొదలైనవి ఉండవచ్చు కాబట్టి మనం అన్ని ఇండిసెస్ లో మాక్సిమం ను తీసుకుంటున్నాము అంటే a1 a2 an గుర్తుంచుకోండి అంటే 1 నుండి r వరకు ఉన్న అన్నింటికీ Ini లో In ఉంది అని గుర్తుంచుకోండి ఎందుకంటే n అనేది n1 కంటే పెద్దది n కనీసం n1 అంత పెద్దది కాబట్టి In1 అనేది Inలో ఉంది అదేవిధంగా n2 అనేది కనీసం n2 nతో సమానం లేదా తక్కువగా ఉంటుంది కాబట్టి In2 అనేది Inలో ఉంటుంది కాబట్టి వాటిలో ప్రతి ఒక్కటి Inలో ఉంటుంది అంటే a1 a2 an అన్నీ Inలో ఉన్నాయి ఎందుకంటే అవన్నీ Ini లో ఉన్నాయి ఇది Inలో ఉంటుంది దీనర్థం 1 అనేది a ద్వారా ఉత్పత్తి చేయబడిన ఐడియల్స్ In లో ఉంటాయి ఎందుకంటే ఒక ఐడియల్ ఎలిమెంట్స్ బంచ్ ని కలిగి ఉంటే ఆ ఎలిమెంట్ ల యొక్క ప్రతి లీనియర్ కాంబినేషన్ నిర్వచనం ప్రకారం ఆ ఐడియల్ లో ఉంటుంది కాబట్టి a1 an ద్వారా జెనెరేట్ చేయబడిన ఐడియల్ Inలో ఉంటుంది కానీ ఇది Iకి సమానం హైపోథెసిస్ ప్రకారం a1 ar వరకు I కి సమానం అవుతుంది మనం నిజంగా ఇక్కడ r అని వ్రాయాలి కాబట్టి ఇది దీనికి సమానం కానీ In అనేది I లో కూడా ఉంటుంది ఎందుకంటే In అనేది యూనియన్ లోని ఫ్యాక్టర్స్ లలో ఒకటి కాబట్టి I అనేది Inలో ఉంటుంది In అనేది Iలో ఉంటుంది అంటే I అనేది In కి సమానం అవుతుంది నిజానికి మనం n ను ఇలా నిర్వచించకూడదు an కనీసం ఒక నెంబర్ అయితే ఇది మాక్సిమం గా ఉంటుంది ఈ వాదన అలా ఉంటుంది అంటే మీరు ఈ చైన్ I I2 మరియు ఈ నెంబర్ ను చూస్తే m అని చెప్పుకుందాం కాబట్టి m అనేది ఆ నెంబర్ అవుతుంది మీకు Im ఉంది ఆపై Im1 మరియు ఇది అసలు చైన్ అవుతుంది కానీ ఇది మనం I అని నిరూపించాము Im2 ని I అని నిరూపించాము ప్రతి స్టేజ్ లోనూ మనం I ని కలిగి ఉన్నాము ఇది ఖచ్చితంగా చైన్ స్టెబిలైజింగ్ యొక్క అర్థం అవుతుంది కాబట్టి మేము ఏమి చేసాము ఒక చైన్ తీసుకున్నాము మేము వాటి యూనియన్ ను తీసుకున్నాము ఇది మేము వాదించిన ఐడియల్ ఒకసారి అది ఐడియల్ అయితే దానిని అజంప్షన్ గా చూపించాల్సిన అవసరం లేదు R అనేది నోయిథేరియన్ అని గుర్తుంచుకోండి ఇది ఒక ఐడియల్ అయిన తర్వాత ఇది ఫైనేట్లీ మెనీ ఎలిమెంట్ ల ద్వారా జెనెరేట్ చేయబడుతుంది ఇక్కడ కీలక పదం ఫైనేట్లీ మెనీ ఎలిమెంట్స్ ఫైనేట్ గా అనేక ఎలిమెంట్స్ ఉన్నాయి మరియు వాటిలో ప్రతి ఒక్కటి In యొక్క ఐడియల్స్ లో ఒకదానికి చెందినవి కాబట్టి మేము చివరికి అన్ని జనరేటర్లు ఒక నిర్దిష్ట Inలో ఉండే స్థితికి చేరుకోగలము మరియు ఆ తర్వాత మేము కొత్తగా ఏమీ పొందలేము ఐడియల్ Iని పొందుతాము కాబట్టి ఇచ్చిన చైన్ స్టెబిలైజ్ చేయబడుతుంది కాబట్టి ఇది ఒక డైరెక్షన్ ప్రూఫ్ ను పూర్తి చేస్తుంది రింగ్ నోయిథేరియన్ అయితే Rలోని ప్రతి అసెండింగ్ చైన్ స్టెబిలైజ్ చేయబడుతుందని మేము నిరూపించాలనుకుంటున్నాము కాబట్టి ఇప్పుడు మనం మరో విధంగా చేద్దాము ఐడియల్స్ యొక్క ప్రతి అసెండింగ్ చైన్ స్టెబిలైజ్ చేయబడుతుందని మేము ఊహిస్తాము మరియు ప్రతి ఐడియల్ ఫైనేట్ గా ఉత్పత్తి చేయబడుతుంది అని మేము చూపాలనుకుంటున్నాము ఇది సులభం కాబట్టి మనం ఒక ఐడియల్ ని తీసుకుందాం మరియు I యొక్క ఎలిమెంట్ ని ఎంచుకుందాం కాబట్టి x1 అనేది I యొక్క ఏదైనా ఎలిమెంట్ కావచ్చు వాస్తవానికి I యొక్క ఎలిమెంట్స్ ఉన్నాయి I అనేది నాన్ ఎంప్టీ సెట్ అవుతుంది ఒక ఐడియల్ నిర్వచనం ప్రకారం 0 ఎలిమెంట్ ని కలిగి ఉంటుంది కాబట్టి అది ఎంప్టీ కాదు కాబట్టి మనం ఒక ఎలిమెంట్ ని తీసుకోగలము I అనేది x అయితే x1 ద్వారా ఐడియల్ జెనెరేట్ అవుతుందని మేము పూర్తి చేసాము అది ఎందుకు I ఒకే ఎలిమెంట్ ద్వారా జెనెరేట్ చేయబడితే అది ఖచ్చితంగా ఫైనేట్ గా జెనెరేట్ చేయబడుతుంది కాబట్టి I ఫైనేట్ గా జెనెరేట్ అవుతుందని చూపించడమే మన లక్ష్యం అని గుర్తుంచుకోండి I ఫైనేట్ గా జెనెరేట్ అవుతుందని చూపించడం మన లక్ష్యం I దాని ద్వారా జెనెరేట్ చేయబడినట్లు జరిగితే మీరు ఒక ఎలిమెంట్ ని తీసుకుంటారు మేము పూర్తి చేసాము ఎందుకంటే అది ఆ ఒక్క ఎలిమెంట్ ద్వారా ఫైనేట్ గా జెనెరేట్ చేయబడింది కాకపోతే x2 అనేది I మైనస్ x1 యొక్క ఎలిమెంట్ అయి ఉండనివ్వండి x1 అనేది Iలో ఉందని గుర్తుంచుకోండి కాబట్టి x1 ద్వారా రూపొందించబడిన ఐడియల్ ఖచ్చితంగా Iలో ఉంటుంది అవి సమానంగా ఉంటే మేము పూర్తి చేస్తాము కాకపోతే x1 ద్వారా ఉత్పత్తి చేయబడిన ఐడియల్ కంటే I ఖచ్చితంగా పెద్దగా ఉంది కాబట్టి మేము Iలో లేని ఎలిమెంట్ x1 ని తీసుకుంటాము అంటే x2 Iలో ఉంది కానీ x2 అనేది x1లో లేదు ఇప్పుడు I అనేది x1 x2 అయితే మేము ఇక్కడ ఇండక్షన్ స్టేజ్ ను కొనసాగిస్తాము లేకపోతే I అనేది x1 x2 అని చూడండి I రెండు ఎలిమెంట్ ల ద్వారా జెనెరేట్ చేయబడినందున మేము పూర్తి చేసాము కాబట్టి I ఫైనేట్ గా జెనెరేట్ చేయబడింది ఇది మన లక్ష్యం లేకపోతే I మైనస్ x1 x2 లోపల x3ని ఎంచుకోండి మరియు రెండవ స్టేజ్ లో x1 x2 ద్వారా ఉత్పత్తి చేయబడిన ఐడియల్ Iలో ఉంటుంది ఎందుకంటే x1 x2 I యొక్క ఎలిమెంట్స్ కాబట్టి x1 ద్వారా ఉత్పత్తి చేయబడిన ఐడియల్ x2 అనేది Iలో ఉంటుంది అది Iకి సమానంగా ఉంటే మేము ప్రక్రియ ను ఆపివేస్తాము కాకపోతే x1 x2 ద్వారా ఉత్పత్తి చేయబడిన ఐడియల్ కంటే I ఖచ్చితంగా పెద్దదిగా ఉంటుంది కాబట్టి మనం Iలో x1 మైనస్ x2లో లేని ఎలిమెంట్ ని ఎంచుకోవచ్చు మరియు మనం దీన్ని చేస్తూనే ఉంటాము కాబట్టి మనం x1 ద్వారా ఉత్పత్తి చేయబడిన ఐడియల్ గా I1ని నిర్వచించబోతున్నాము మనం x1 x2 ద్వారా ఉత్పత్తి చేయబడిన ఐడియల్ గా I2ని నిర్వచించబోతున్నాము కాబట్టి I1ని గుర్తుంచుకోండి I1 I2లో ఉంటుంది ఎందుకంటే I1 కేవలం x1 ద్వారా జెనెరేట్ చేయబడింది I2 x1 x2 ద్వారా జెనెరేట్ చేయబడింది కాబట్టి I1 లోని ప్రతి ఎలిమెంట్ x1 యొక్క మల్టిపుల్ ఇప్పటికే I2లో ఉంది మరియు ఇప్పుడు మనం దీన్ని కొనసాగించగలమని మీరు చూడవచ్చు కాబట్టి మనం I1 I2 Ir వరకు లేదా In వరకు నిర్మించాము In ను ఎలా నిర్మిస్తాము అది x1 xn ద్వారా జెనెరేట్ చేయబడుతుంది మరియు In అనేది Iకి సమానం అయితే మనం పూర్తి చేసాము ఎందుకంటే మళ్ళీ n ఎలిమెంట్ ల చే ఫైనేట్ గా జెనెరేట్ చేయబడుతుంది కాకపోతే Inలో I మైనస్ లోపల xn1 ని ఎంచుకోండి In ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి వీటిలో ప్రతి ఒక్కటి Iలో ఉంటుంది మనం నిర్మించే ప్రతి ఐడియల్ I యొక్క సబ్ ఐడియల్ అవుతుంది అది Iకి సమానం అయితే మేము పూర్తి చేసాము కాకపోతే మనం Iలో ఉన్న ఒక ఎలిమెంట్ ని ఎంచుకోవచ్చు కానీ In1 లో కాదు మరియు ఇప్పుడు In xn1 ని ఎంచుకున్న తర్వాత మేము నిర్వచించాము మరియు In1 ని x1 ద్వారా xn కామా xn1 గా సెట్ చేస్తాము కాబట్టి మనం ఈ ప్రక్రియ ను కొనసాగించవచ్చు మరియు మేము ఈ విధంగా అసెండింగ్ చైన్ ను నిర్మిస్తాము కాబట్టి మన వద్ద I2లో I3లో In లో In1 లో మరియు మొదలైన వాటిలో I1 ఉన్నది మరియు మీరు ఇప్పుడు అజంప్షన్ ను ఉపయోగిస్తే హైపోథెసిస్ ద్వారా ఈ చైన్ సరిగ్గా స్టెబిలైజ్ చేస్తుంది అది హైపోథెసిస్ అవుతుంది కాబట్టి కొన్ని n కోసం In In1In2 కి సమానం కాబట్టి ఈ చైన్ లో కొన్ని స్టేజ్ లు ఉన్నాయి కొన్ని పేజీల తర్వాత కొత్త ఐడియల్స్ ను పొందలేరు మీరు ప్రతిసారీ అదే ఐడియల్ ని పొందుతూ ఉంటారు అంటే ఈ సందర్భంలో మనం పరిగణిస్తున్న ప్రతి ఐడియల్ ఫైనేట్ గా ఉత్పత్తి చేయబడిన ఐడియల్ అని గుర్తుంచుకోండి కాబట్టిI In తో సమానంగా ఉండాలి ఎందుకు సమానంగా ఉండాలి మనం దీన్ని కేవలం మాటల్లోనే చెబుతాము ఇది In కి సమానం కానట్లయితే In లో లేని I యొక్క కొంత ఎలిమెంట్ ఉంది మరియు In1ని నిర్వచించడానికి మేము దానిని ఉపయోగిస్తాము కాబట్టి In1 నిజానికి In కంటే ఖచ్చితంగా పెద్దదిగా ఉంటుంది మరియు ఇది In కి సమానంగా ఉండదు ఇది ఈ అజంప్షన్ కు విరుద్ధం ఇంతటితో ప్రూఫ్ పూర్తి అవుతుంది కాబట్టి I కొన్ని ఫైనేట్ స్టేజ్ లో In తో సమానంగా ఉండాలి అంటే I ఫైనేట్ గా జెనెరేట్ చేయబడింది కాబట్టి ఒక రింగ్ నోయిథేరియన్ అయితే మాత్రమే ప్రతి అసెండింగ్ చైన్ ఐడియల్ అవుతుంది ఐడియల్స్ యొక్క ప్రతి అసెండింగ్ చైన్ దీనికి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు దీని యొక్క రెండు అప్లికేషన్లను ఇస్తాము మీకు ఒక ఉదాహరణ గురించి రెండు స్టేట్మెంట్లు ఉన్నాయి మరియు నోయిథేరియన్ రింగ్ల యొక్క ఈ ప్రత్యామ్నాయ క్యారెక్టరైజేషన్ని ఉపయోగించి నోయిథేరియన్ రింగ్ల గురించి ఒక స్టేట్మెంట్ ఉంది కాబట్టి మనం ఇవ్వాలనుకుంటున్న ఒక ఉదాహరణ క్రిందిది కాబట్టి R ని కంటిన్యూయస్ ఫంక్షన్ల రింగ్ అని నిర్వచిద్దాం కాబట్టి మనం దీన్ని వ్రాయనివ్వండి రియల్ నెంబర్ ల నుండి రియల్ నెంబర్ ల వరకు కంటిన్యూయస్ ఫంక్షన్స్ మరియు మీరు కోర్సులో మునుపటి ప్రారంభ వీడియోలలో ఒకదాని నుండి గుర్తుంచుకుంటే మేము దీన్ని రింగ్లకు ఉదాహరణగా ఇచ్చాము ఎందుకంటే మీరు రెండు కంటిన్యూయస్ ఫంక్షన్లను సంకలనం చేయవచ్చు ఎందుకంటే మన టార్గెట్ R మనం f g ని f ప్లస్ g ని f ప్లస్ g అని యాడ్ చేయవచ్చు అదేవిధంగా మేము రెండు కంటిన్యూయస్ ఫంక్షన్లను గుణించవచ్చు మరియు అది రాంగ్ గా మారుతుంది R నోయిథేరియన్ కాదు R నోయిథేరియన్ కాదు అని మేము క్లెయిమ్ చేస్తాము కాబట్టి ఇది నోయిథేరియన్ కాని దానికి మరొక ఉదాహరణ మేము చివరి వీడియోలో పాలినామియల్ రింగ్ను ఇన్ఫైనేట్లీ మెనీ వేరియబుల్స్లో చూశాము ఇది ఒక ఉదాహరణ ఇది మరొక ఉదాహరణ కాబట్టి ఇది ఎందుకు నిజం కాబట్టి నాన్ నోథెరియాని నిరూపించడానికి మనం ఇన్ఫైనేట్ గా జెనెరేట్ చేయబడిన ఐడియల్ ని జెనెరేట్ చేయాలి మరింత ఖచ్చితంగా మనం ఫైనేట్ గా జెనెరేట్ చేయని ఐడియల్ ని జెనెరేట్ చేయాలి లేదా స్టెబిలైజ్ కాని ఐడియల్స్ అసెండింగ్ చైన్ ను జెనెరేట్ చేయాలి అని అనుకుంటున్నాము అది చేయడానికి మేము స్టెబిలైజ్ చేయబడని అసెండింగ్ చైన్ ను నిర్మించబోతున్నాము Inని R నుండి R వరకు అన్ని కంటిన్యూయస్ ఫంక్షన్లుగా నిర్వచిద్దాం f అనేది అన్ని xకి కనీసం n కి 0 అవుతుంది కాబట్టి ఇవి కంటిన్యూయస్ ఫంక్షన్స్ ఇవి పాయింట్ n దాటి కనుమరుగు వ్యానిష్ అవుతాయి కాబట్టి In అని చెక్ చేయడం చాలా సులభమైన ఎక్సర్సైజ్ కాబట్టి మనం ప్రతి పాజిటివ్ ఇంటీజర్ కోసం దీనిని నిర్వచిస్తున్నాము in అన్ని n కోసం ఐడియల్ గా ఉందో లేదో చెక్ చేయండి అంటే మీరు ఈ ప్రాపర్టీ ని కలిగి ఉన్న రెండు ఫంక్షన్లను యాడ్ చేస్తే అంటే n యొక్క కుడివైపు 0 అవుతుంది వాటి సమ్ కి ప్రాపర్టీ కూడా ఉంది మీరు ఒక ఫంక్షన్ని తీసుకుంటే n యొక్క కుడి వైపున 0 అవుతుంది మరియు ఏదైనా ఫంక్షన్తో మల్టిప్లై చేస్తే అది nకి కుడి వైపున 0గా కొనసాగుతుంది కాబట్టి ఇది ఐడియల్ గా ఉందో లేదో చెక్ చేయడం సులభం మరియు మీకు ఇలాంటి అసెండింగ్ చైన్ ఉందో లేదో చెక్ చేయడం కూడా సులభం ఎందుకంటే I1 ఫంక్షన్లను 1కి కుడి వైపున 0 కలిగి ఉంటుంది I2 అనేది 2కి కుడివైపున 0 ఉండే ఫంక్షన్లను కలిగి ఉంటుంది కాబట్టి ఏదైనా 1కి కుడివైపున 0 ఉంటే అది కూడా 2కి కుడివైపున 0 అవుతుంది కాబట్టి మనకు ఈ మార్పు వచ్చింది కాబట్టి మనకు అసెండింగ్ చైన్ ఉంది కాబట్టి ఇది స్టెబిలైజ్ చేయబడదని మేము చూపించాలనుకుంటున్నాము కానీ ఈ చైన్ స్టెబిలైజ్ చేయబడదు అది స్టెబిలైజ్ చేయబడకపోతే R నోయిథేరియన్ కాదు ఎందుకంటే R నోయిథేరియన్ అయితే ప్రతి అసెండింగ్ చైన్ తప్పనిసరిగా స్టెబిలైజ్ చేయబడాలి కాబట్టి అది ఎందుకు స్టెబిలైజ్ చేయబడదు ప్రతి స్టేజ్ లో మనం ఖచ్చితంగా పెద్ద ఐడియల్ ని పొందుతామని మనం వాదిస్తున్నాను కాబట్టి ఒక ఫంక్షన్ను నిర్వచించండి మనం మొదట చిత్రాన్ని గీయబోతున్నాము కాబట్టి f1ని ఈ క్రింది fn గా నిర్వచించండి కాబట్టి మీరు n వరకు మీకు కావలసిన ఏదైనా ఫంక్షన్ని మనం తీసుకోవచ్చు ఇది f యొక్క గ్రాఫ్ కాబట్టి మనం మొదట గ్రాఫ్ని గీస్తున్నాము ఎందుకంటే ఇది చూడటం సులభం కాబట్టి నాన్ జీరో మరియు nకి కుడివైపున ఉన్న ఏదైనా n 0 అవుతుంది ఇది కేవలం ఒక ఉదాహరణ కాబట్టి మనం xని f fn ని ఇలా నిర్వచించవచ్చుఇక్కడ x n అయితే దానిని మనం x మైనస్ n అని చెప్పవచ్చు x n గా ఉన్నప్పుడు దానిని 0 అని చెప్పవచ్చు కాబట్టి ఈ ఫంక్షన్ fn కంటిన్యూయస్ గా ఉంటుంది మరియు ఇది In లో ఉంటుంది ఎందుకంటే ఇది n యొక్క కుడి వైపున 0 గా ఉంటుంది అయితే fn In 1 లో లేదని గుర్తుంచుకోండి ఎందుకంటే మీరు n మైనస్ 1 తీసుకుంటే ఆ x యాక్సిస్లో అది 0 కాదు ఇది n మైనస్ 1 మరియు n మధ్య 0 కాదు అంటే In లో ఒక ఫంక్షన్ ఉంది కానీ In 1 లో లేదు కాబట్టిIn 1 అన్ని n కి ఇది In కి సమానం కాదు మనం ప్రతి ఇంటీజర్ కోసం కనీసం ఒకదానికి ఈ ఫంక్షన్ని నిర్వచించవచ్చు కాబట్టి In 1 అనేది Inకి సమానం కాదు In 1 ఖచ్చితంగా In లో ఉంటుంది కాబట్టి మీరు ఐడియల్స్ స్టెబిలైజింగ్ లేని అసెండింగ్ చైన్ ను కలిగి ఉన్నారు అందువల్ల మునుపటి ఎక్సర్సైజ్ మునుపటి ప్రతిపాదన ప్రకారం R నోయిథేరియన్ కాదు కాబట్టి కొంత కోణంలో ఈ ఉదాహరణ మరియు మునుపటి ఉదాహరణ నోయిథేరియన్ కాదు ఎందుకంటే అవి కొంత కోణంలో చాలా పెద్దవి అవి చాలా పెద్దవి మొదటి సందర్భంలో చాలా పెద్ద ఐడియల్స్ ఉన్నాయి మరియు స్టెబిలైజ్ కాని ఐడియల్స్ అసెండింగ్ చైన్ లు ఉన్నాయి కానీ ఇప్పుడు ఆసక్తికరంగా ఈ క్రింది ఎలిమెంట్స్ ఉన్నాయి మనం దానిని రిమార్క్గా వ్రాయకూడదు మనం దానిని ఉదాహరణగా వ్రాయకూడదు కానీ నోయిథేరియన్ రింగ్ యొక్క సబ్రింగ్ నాన్ నోయిథేరియన్ కావచ్చు మనం చెప్పేదేమిటంటే సాధారణంగా నోయిథేరియన్ ను సబ్రింగ్ చేయడం నోయిథేరియన్ కానవసరం లేదు ఉదాహరణకు మనం చూసిన ఇన్ఫైనేట్లీ మెనీ వేరియబుల్స్లోని పాలినామియల్ రింగ్ను గుర్తుంచుకోండి మనం మునుపటి వీడియోలో చూశాము మరియు అది నోయిథేరియన్ కాదు ఎందుకంటే దానికి ఇన్ఫైనేట్ గా ఒక ఐడియల్ ఉంది అది ఫైనేట్ గా జెనెరేట్ చేయబడదు కానీ మీరు పాలినామియల్ ని చూస్తే ఇది ఖచ్చితంగా ఇంటెగ్రల్ డొమైన్ అవుతుంది పాలినామియల్ రింగ్ R అనేది ఇంటెగ్రల్ డొమైన్ అవుతుంది కాబట్టి R యొక్క ఫ్రాక్షన్స్ ఫీల్డ్ ని మనం చూడవచ్చు ఇది ఒక ఫీల్డ్ అయినందున ఇది నోయిథేరియన్ రింగ్ అవుతుంది ఏదైనా ఫీల్డ్ నోయిథేరియన్ గా ఉంటుంది ఎందుకంటే దానికి రెండు ఐడియల్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి రెండూ ఫైనేట్ గా ఉత్పత్తి చేయబడతాయి కాబట్టి ఏదైనా ఫీల్డ్ నోయిథేరియన్ అయితే దీని సబ్రింగ్ అయిన ఈ రింగ్ నోయిథేరియన్ కాదు కాబట్టి నాన్ నోయిథేరియన్ రింగ్ కొత్తేమి కాదు కాబట్టి మీరు నాన్ నోయిథేరియన్ రింగ్ని కలిగి ఉన్న నోయిథేరియన్ రింగ్ని కలిగి ఉండవచ్చు కాబట్టి ఈ ఉదాహరణలో చూపిన విధంగా అది జరగవచ్చు అయినప్పటికీ మనకు మంచి ఫలితం ఉంది మనం చెప్పగలిగే చక్కని ప్రతిపాదన ఉంది R ను నోయిథేరియన్ గా ఉండనివ్వండి మరియు మనం Rకి ఐడియల్ గా ఉండనివ్వండి అప్పుడు కోయెఫిషియంట్ రింగ్ నోయిథేరియన్ అవుతుంది మేము పూర్తి ప్రూఫ్ ఇవ్వబోవడం లేదు మీరు చేయడానికి ఇది మంచి ఎక్సర్సైజ్ ఇది అలానే ఉపయోగపడుతుంది R నుండి R మోడ్ I వరకు ఉన్న న్యాచురల్ మ్యాప్గా phi ని ఉండనివ్వండి న్యాచురల్ మ్యాప్ అంటే ఏమిటో గుర్తుంచుకోండి ఇది ఒక ఎలిమెంట్ ని r నుండి r ప్లస్ Iకి పంపుతుంది ఇది rకి సంబంధించిన కో సెట్ కాబట్టి ఇది న్యాచురల్ రింగ్ హోమోమార్ఫిజం కాబట్టి ఇది రింగ్ హోమోమార్ఫిజం కరస్పాండెన్స్ థీరం ని ఉపయోగించండి R mod Iలోని ప్రతి అసెండింగ్ చైన్ ను మనం చెప్తాము ప్రతి అసెండింగ్ చైన్ ఐడియల్లను స్టెబిలైజ్ చేస్తుందని చూపించడానికి కరస్పాండెన్స్ థీరం ని ఉపయోగించండి గుర్తుంచుకోండి ఒక రింగ్ నోయిథేరియన్ అని గుర్తుంచుకోండి ఆ రింగ్లో ప్రతి అసెండింగ్ చైన్ కాన్స్టెంట్ గా ఉంటుంది కాబట్టి R mod I నోయిథేరియన్ అని చూపించడానికి R mod Iలోని ప్రతి అసెండింగ్ చైన్ స్టెబిలైజ్ చేయబడుతుందని చూపితే సరిపోతుంది కాబట్టి ఇప్పుడు R mod Iలో ఒక చైన్ ను తీసుకుని ఇన్వర్స్ ఇమేజ్ ని ప్రాథమికంగా తీసుకుని ఆ చైన్ లోని ప్రతి ఐడియల్ యొక్క ఇన్వర్స్ ఇమేజ్ లను తీసుకోవాలి మనం కరస్పాండెన్స్ థీరం ని ఎలా ఉపయోగించాలి ఇప్పుడు అది R లో ఐడియల్స్ చైన్ ను ఇస్తుంది కాబట్టి దీనికి కారణం R mod I యొక్క ఐడియల్స్ మరియు Iని కలిగి ఉన్న R యొక్క ఐడియల్స్ మధ్య బైజెక్షన్ బైజెక్షన్ ప్రిజర్వింగ్ ఇంక్లూజన్ అని కరస్పాండెన్స్ థీరం చెబుతుంది కాబట్టి మీరు R mod Iలో చైన్ అయిన J2ని కలిగి ఉన్న J1ని కలిగి ఉన్నట్లయితే phi ఇన్వర్స్ J1 phi ఇన్వర్స్ J2లో ఉంటుంది ఇది phi ఇన్వర్స్ J3లో ఉంటుంది ఇప్పుడు అది R లో అసెండింగ్ చైన్ కానీ R నోయిథేరియన్ కాబట్టి అది స్టెబిలైజ్ అవుతుంది అంటే phi ఇన్వర్స్ Jn అనేది phi ఇన్వర్స్ Jn1 కి సమానం అయితే ఇప్పుడు మళ్లీ కరస్పాండెన్స్ థీరం ని ఉపయోగించి Jn ఐడియల్స్ తప్పనిసరిగా Jn1 కి సమానంగా ఉండాలి ఎందుకంటే అవి భిన్నంగా ఉంటే phi ఇన్వర్స్ కూడా భిన్నంగా ఉంటుంది కాబట్టి మనం ఇది మీ కోసం ఒక హింట్ కానీ ప్రూఫ్ను ఒక ఎక్సర్సైజ్ గా పూర్తి చేయండి ఈ కోర్సులో మనం ఇప్పటివరకు నేర్చుకున్న అనేక వాస్తవాలను ఉపయోగించడం అనేది మంచి ఎక్సర్సైజ్ అవుతుంది కరస్పాండెన్స్ థీరం నోయిథేరియన్ రింగులకు సమానమైన నిర్వచనం మరియు మొదలైన ఎక్సర్సైజెస్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రతిపాదన బాగుంది ఎందుకంటే మీకు నోయిథేరియన్ రింగ్ ఉంటే కొత్త నోయిథేరియన్ రింగ్లను నిర్మించడానికి ఇది మాకు ఒక మార్గాన్ని ఇస్తుంది R అనేది నోయిథేరియన్ రింగ్ అయితే కోయెఫిషియంట్ ని తీసుకోవడం ద్వారా మనం కొత్త నోయిథేరియన్ రింగ్ని నిర్మించవచ్చు అది ఇప్పటికీ ప్రారంభించడానికి నోయిథేరియన్ రింగులను ఎలా నిర్మించాలనే ప్రశ్నను వదిలివేస్తుంది మనకు ఏమి తెలుసు ఇప్పటివరకు మనకు Z నోయిథేరియన్ లో ఉందని ఏదైనా ఫీల్డ్ నోయిథేరియన్ అని ఏదైనా ఫీల్డ్పై పాలినామియల్ రింగ్ నోయిథేరియన్ అని మనకు తెలుసు అయితే కొత్త నోయిథేరియన్ రింగ్లను నిర్మించడానికి మనకు అత్యంత ముఖ్యమైన మార్గం హిల్బర్ట్ బేసిస్ థీరం అని తదుపరి వీడియోలో మనం నిరూపిస్తాను కాబట్టి తదుపరి ఏమి జరుగుతుందో దాని ప్రివ్యూగా పేర్కొంటూ ఈ వీడియోను ముగించాము కాబట్టి R అనేది నోయిథేరియన్ అయితే ఒక వేరియబుల్లో పాలినామియల్ రింగ్ R కూడా నోయిథేరియన్ అని ఇది చెబుతుంది కాబట్టి దీనిని ప్రత్యేకంగా మేము Z x నోయిథేరియన్ అని నిరూపిస్తాము అయితే మీరు దానిని నేరుగా నిర్వచనాన్ని ఉపయోగించి చేయవచ్చు కానీ ఇప్పుడు మరియు ఇది ఫీల్డ్ ప్రక్కనే ఉన్న x ని కవర్ చేస్తుంది K అనేది ఒక ఫీల్డ్ ఒక వేరియబుల్లో K ఓవర్ K పాలినామియల్ రింగ్ నోయిథేరియన్ ఇది కొత్తది కాదు పాత ఉదాహరణ కానీ హిల్బర్ట్ బేసిస్ థీరం మీకు ఉదాహరణలను ఇస్తుంది ఇది ఇప్పుడు మనకు ప్రత్యేకంగా తెలియజేస్తుంది మనం ZX 1 X n లేదా R X1 Xn ను నోయిథేరియన్ అని చెప్పవచ్చు మేము ఇన్ఫైనేట్లీ మెనీ వేరియబుల్స్ పెట్టలేము అప్పుడు మనకు తెలిసినట్లుగా అది నోయిథేరియన్ కాదు కానీ ఫైనేట్లీ మెనీ వేరియబుల్స్ ఇది నోయిథేరియన్ అవుతుంది మరియు దీని కోసం మనకు హిల్బర్ట్ బేసిస్ థీరం అవసరం మరియు దీన్ని ఎలా పొందాలి దీనికి కారణం n వేరియబుల్స్లో పాలినామియల్ రింగ్ ఉంటుంది n 1 వేరియబుల్స్లోని పాలినామియల్ రింగ్పై ఒక వేరియబుల్లోని పాలినామియల్ రింగ్ ఉంటుంది కాబట్టి మనం దీన్ని తర్వాత మరింత వివరంగా చేయబోతున్నాము కాబట్టి దాని గురించి చింతించకండి కానీ ఒకసారి మీరు నోథెరియానెస్ను ప్రిజర్వ్ చేయడానికి ఒక వేరియబుల్ను యాడ్ చేయవచ్చు మీరు దీన్ని కొనసాగించవచ్చు మరియు ఏదైనా ఫైనేట్లీ మెనీ వేరియబుల్స్ ను మీరు నోథెరియానెస్గా ప్రిజర్వ్ చేయవచ్చు కాబట్టి మనం వీడియోను ఇక్కడ ఆపివేస్తాము మేము ఈ వీడియోలో నోయిథేరియన్ రింగ్ల యొక్క వివిధ ఉదాహరణలను చూశాము మేము ఐడియల్స్ యొక్క అసెండింగ్ చైన్ లను ఉపయోగించి నోయిథేరియన్ రింగ్ల యొక్క ప్రత్యామ్నాయ క్యారెక్టరైజేషన్ను చూశాము మరియు రింగ్ నోయిథేరియన్ అయితే ఏదైనా కోషియంట్ రింగ్ R mod I కూడా నోయిథేరియన్ అని మేము చూపించాము తదుపరి వీడియోలో మేము హిల్బర్ట్ బేసిస్ థీరం ని నిరూపించబోతున్నాము